మానవ వనరుల నిర్వహణ కోర్సుకు మరియొక సారి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సు గురించి మీకు సహాయం చేయడానికి వచ్చాను ఈరోజు ప్రారంభిద్దాం సరే మనము సంఘటిత శ్రామికుల గురించి మాట్లాడదాం కొన్ని మూలాలు గిల్మోర్ విలియమ్స్ రచించిన పుస్తకం గోమెజ్ మెజియా బాల్కిన్ కార్డి Gomez Mejia Balkin Cardy పుస్తకం ఈరోజు మనము సంఘటిత శ్రమ గురించి మాట్లాడదాం ఇప్పుడు సంఘటిత శ్రమ అంటే ఏమిటి సంఘటిత శ్రమ అనగా సంస్థలోని శ్రామికులు అందరూ ఒక్కటై కలిసికట్టుగా తమ అవసరాలను మరియు తమకు కావాల్సిన వాటిని సాధించుకోవడానికి తమ సభ్యుల యొక్క సంక్షేమం నిమిత్తము ఉన్నత నిర్వాహకులతో బేరమాడటం మరియు సంప్రదింపులు జరపడం వ్యవస్థీకృత శ్రమ యొక్క కొన్ని రూపాలు యూనియన్లు యూనియన్ అనేది ఒక సంస్థ ఇది ఉద్యోగుల ప్రయోజనాలను అనగా వేతనాలు పని గంటలు మరియు పని పరిస్థితులు వంటి సమస్యలపై నిర్వాహకులకు సూచిస్తుంది ఇవి యూనియన్లు మాట్లాడే కొన్ని ప్రధాన సమస్యలు ఒక యూనియన్ ఈ సమస్యలు మాట్లాడకపోతే అవి పరిష్కరించకపోతే అంటే అవి కొన్ని వరకు ఉంటాయి నా ఉద్దేశ్యం అవి మీకు తెలుసా ఇది ఏదో అది వారికి చాలా అవసరం కాబట్టి ప్రజలు ఎందుకు కలిసిపోతారు మరియు యూనియన్లను ఏర్పాటు చేస్తారు అనడానికి ఇవి ప్రధాన కారణం అంటే మీరు వారికి చెల్లించే ఒక రుసుము సభ్యునిగా ఉండటానికి పరిపాలనను నిర్ధారించడానికి చిన్న ఖర్చులను చూసుకోవటానికి యూనియన్లు చేసే సమావేశాలను నిర్వహించడానికి మొదలైనవి కాబట్టి వారు అందించే సేవలకు మీరు రుసుము చెల్లించాలి యూనియన్ బకాయిలు వసూలు చేస్తారు భారతదేశంలోని అన్ని యూనియన్లకు ఇది వర్తిస్తుందని నాకు ఖచ్చితంగా తెలియదు కానీ అది ఖరారైన విషయం కాబట్టి దాని సభ్యుల నుండి యూనియన్ కొన్ని కనీస ఫీజులు వసూలు చేయడం గురించి వింత ఏమీ లేదు ఉద్యోగులు ఎప్పుడు యూనియన్లలో చేరతారు ఉద్యోగులు తమ ఉద్యోగాల్లో కొన్ని అంశాలతో అసంతృప్తిగా ఉన్నప్పుడు యూనియన్లలో చేరతారు ఒక ఉద్యోగం స్పష్టంగా ఉంటే ఒక సంస్థ దాని ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగులకు ఒకచోట చేరడం మరియు సమిష్టిగా వెళ్లడం ఒక సమూహంగా వెళ్లడం కొన్ని ప్రాథమిక అవసరాల కోసం నిర్వాహకులను అభ్యర్థించడం అవసరం లేదు ఇలాంటివి వారు అసంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి ప్రజలు తాము అనుకున్నట్లుగా విషయాలు జరగనప్పుడు ఇలాంటి నిర్ణయానికి వస్తారు మరియు వారి తక్షణ ఉన్నతాధికారులు వారి మాట విననప్పుడు వారు మరియు వారి పైన ఉన్నవారు యూనియన్లలో చేరతారు సమూహాలతో మరియు సమిష్టి సంస్థగా తమ అవసరాలను కోరికలను తీర్చుకోవడానికి వారు సమూహాలలో మరియు సమిష్టి సంస్థలలో చేరుతున్నారా లేదా తమ అవసరాలను తీర్చుకోవడానికి చేరుతున్నారా ప్రజలు వారికి అవసరమైన మార్పులు తీసుకురావడానికి నిర్వాహకులను ప్రభావితం చేయలేరని భావించినప్పుడు యూనియన్లలో చేరతారు అవసరమైన మార్పులను చేయడానికి వారు నిర్వాహకులను ప్రభావితం చేయలేరని భావించినప్పుడు ఇప్పుడు ప్రజలు అసంతృప్తిగా ఉంటే వారు సంస్థలో రావాల్సిన కొంత మార్పును కోరుకుంటారు కాబట్టి ప్రజల అవసరాలను వినాలి వల్ల ఈ అవసరాలకు సంబంధించి వారి మాటలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఆ సమయంలో ఉద్యోగులు ఒకచోట చేరి వెళ్లి మరియు వారి అవసరాలపై వారి సమాచార మార్పిడిపై కొంత చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మేము మార్పు గురించి మాట్లాడేటప్పుడు యథాతథ స్థితి నుండి మార్పు గురించి మాట్లాడుతాము మేము ప్రస్తుత పరిస్థితి నుండి మార్పు గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనం మార్పులు చేయడం గురించి మాట్లాడేటప్పుడు అవసరమైన మార్పులు చేయటానికి నిర్వాహకులను ప్రభావితం చేయలేని ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాo మీరు ఏదైనా చేయమని మీ యజమానిని అభ్యర్థిస్తారు మీరు మీ యజమానిని సెలవు కోసం అభ్యర్థిస్తారు కొంత సౌలభ్యం కోసం మీరు మీ యజమానిని అభ్యర్థిస్తారు అవును బాస్ చెప్తారు నేను అర్థం చేసుకున్నాను కానీ నేను దాని గురించి ఏమీ చేయలేను ఎందుకంటే వ్యవస్థ అలాంటిది ఇప్పుడు ఉద్యోగులు సమిష్టి సంస్థగా కలిసి వెళ్ళినప్పుడు యాజమాన్యం వారి మాట వినవలసి వస్తుంది నిర్వాహకులు బలవంతంగానైనా అవసరమైన మార్పులు చేయడానికి ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోవడానికి ముందుకు వస్తారు ఉద్యోగులు తమ సమస్యలకు పరిష్కారంగా యూనియన్ను చూసినప్పుడు యూనియన్లలో చేరతారు ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులు ఇలాంటి సమస్యలను కలిగి ఉన్నప్పుడు దానిని వర్గీకరించవచ్చు మరియు వారు ఈ సమస్యలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ప్రజలు వారి అభ్యర్థనల మేరకు పనిచేయడం లేదు ప్రజలు తమ అవసరాలను పట్టించుకోక పోతే యూనియన్ల వైపు చూస్తారు వారి ప్రాథమిక అవసరాలు నెరవేరడం లేదు ఆ సమయంలో వారు వెళ్లి యూనియన్లలో చేరుతారు మరియు ఆ సమయంలో వారు పొందుతారు మీకు తెలుసా సమిష్టి సంస్థగా వెళతారు మరియు అంటే వారు దానిని చివరి ప్రయత్నంగా మాత్రమే చూస్తారు ఒక సమూహంలో చేరడానికి ఎవరూ ఇష్టపడరు అది ఒక సమూహంగా అది సంస్థకు వ్యతిరేకంగా లేదా పోటీగా వారు తమ గొంతును కోల్పోయాము అని భావించినప్పుడు లేదా వారు తమ మాట వినటం లేదు అని భావించినప్పుడు మాత్రమే వారు వెళ్లి యూనియన్లలో చేరాలని నిర్ణయించుకుంటారు యూనియన్లు పారిశ్రామిక సంబంధాలు మరియు సంఘీకరణకు సంబంధించిన కొన్ని భారతీయ చట్టాలను ఈ పేజీలో చూడవచ్చు కాబట్టి ఇక్కడ చూద్దాం నేను మీకు చూపిస్తాను కాబట్టి పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన వివిధ చట్టాలు మనకు ఉన్నాయి సంస్థలో ఉద్యోగులు ఉద్యోగుల సంస్థలు మరియు సంస్థ మరియు పరిపాలనా సంస్థల మధ్య సంబంధం ఎలా ఉందో మాట్లాడే వివిధ చట్టాలు మనకు ఉన్నాయి వివిధ చట్టాలు ఉన్నాయి మనకు కార్మిక సంఘాల చట్టాలు ఉన్నాయి మన కార్మిక సంఘాల చట్టానికి సవరణలు ఉన్నాయి అప్పుడు ఈ చట్టానికి కొన్ని సవరణలు ఉన్నాయి అవి 2001 లో చేయబడ్డాయి ఈ పత్రం భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు మళ్ళీ మనకు ఇవి ఉన్నాయి పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ మరియు రూల్స్ మనకు పారిశ్రామిక వివాదాల చట్టం ఉంది మాకు ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ ఉంది కాబట్టి ఇవి కొన్ని ప్రామాణిక నియమాలు మరియు విధానాలు లేదా చట్టాలు ఈ ఉద్యోగుల సంస్థలు ఉద్యోగుల యొక్క ఈ సామూహిక సంస్థలు మరియు సంస్థ పరిపాలనా సంస్థలు వీటి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలో ఈ చట్టాలు చెప్తాయి శ్రామిక సంబంధాలు కార్మిక సంబంధాలు ఈ పదం సంస్థ యొక్క పరిపాలనా సంస్థ మరియు సంస్థల మధ్య మొత్తం సంబంధాన్ని సూచిస్తుంది సంస్థ మరియు సంస్థ యొక్క వ్యవస్థీకృత శ్రామిక శక్తి కాబట్టి వాస్తవానికి ఉద్యోగాలు చేసే వ్యక్తులు వారుచేయవలసినవి చేయాలి మరియు నియమాల అమలును నిర్ధారించే వారు ఉద్యోగ బాధ్యతలను సరైన మార్గంలో ఉండేలా చూస్తారు నిర్వాహకులు ఒక సంస్థలో నియమాలు మరియు విధానాల అమలును చూసే వ్యక్తులు కాబట్టి వారు ఉద్యోగాల గురించి అవి ఎలా ఉండాలో చూసుకుంటారు కాబట్టి కార్మిక సంబంధాలు అంటే మేము మాట్లాడుతున్నాము ప్రజల మధ్య అనుసంధానం వాస్తవానికి ఉద్యోగాలు చేసేవారు మరియు నిర్ధారించే వ్యక్తులు వారి ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు వాటిని సరిగ్గా చేస్తున్నారు మరియు సంస్థ యొక్క నియమాలు మరియు విధానాల సరిహద్దుల్లో మరియు దేశీయ చట్టాలకు అనుగుణంగా అవి మనం కార్మిక సంబంధాలను చూసే కొన్ని మార్గాలు మాకు కార్మిక సంబంధాల వ్యూహం ఉంది ఒక సంస్థ యొక్క కార్మిక సంబంధాల వ్యూహం యూనియన్తో వ్యవహరించడానికి దాని నిర్వాహకుల యొక్క మొత్తం ప్రణాళిక కాబట్టి సంస్థలు వారి వ్యూహాలతో ముందుకు వస్తాయి వారు తమ ఆలోచనతో ముందుకు వస్తారు ఉద్యోగుల సమిష్టి సంస్థలతో వారు వ్యవహరించే మార్గాలతో ముందుకు వస్తారు మరియు దీనిని కార్మిక సంబంధాల వ్యూహంగా పిలుస్తారు మనము ఒక సంస్థగా యూనియన్లను ఎలా చూస్తాము మనకు వారు అక్కడ కావాలా మనకు వారు అక్కడ అవసరం లేదా ఒకవేళ మనము వారిని కోరుకుంటే అక్కడ ఎంత ఇన్పుట్ కావాలి వారి నుండి ఇవన్నీ కార్మిక సంబంధాల వ్యూహంలో ఉన్నాయి యూనియన్ అంగీకార వ్యూహం ఏమిటంటే నిర్వాహకులు యూనియన్ను దాని ఉద్యోగుల యొక్క చట్టబద్ధమైన ప్రతినిధిగా చూడటానికి ఎంచుకున్నప్పుడు మరియు కార్యాలయ నియమాలను స్థాపించడానికి సముచితమైన బేరసారాలకు తగిన యంత్రాంగగా అంగీకరించడం కాబట్టి సంస్థలో యూనియన్లు ఉంటాయని మనం అనుకుంటాము సంస్థ రూపకల్పనలో భాగంగా మేము వాటిని ఎంతవరకు అంగీకరిస్తాము మనం ఒక పరిపాలనా సంస్థను కలిగి ఉంటాము మరియు సంస్థ యొక్క సంక్షేమాన్ని చూసుకునే యూనియన్లను కలిగి ఉంటాము కాబట్టి నిర్దిష్ట సంస్థ కాబట్టి మనం మన వ్యూహం ఏమిటంటే యూనియన్లను సంస్థ యొక్క ఒకఅంతర్భాగం గా అంగీకరించడమే అప్పుడు మన మానవ వనరుల వ్యూహాన్ని యూనియన్ అంగీకారం చుట్టూ యూనియన్లు అంగీకరిస్తాయి అనే నమ్మకం చుట్టూ నిర్మించాలి కాబట్టి మేము సరే ఒకవేళ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఒక సంస్థ ఇప్పటికే ఉంది మరియు అది ఉద్యోగుల కోణం నుండి విషయాలను చూస్తోంది మన ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి మనం చేయాల్సిన అవసరం ఏమైనా వారి మద్దతుపై మనం ఎల్లప్పుడూ ఆధారపడి చేయాలి కాబట్టి మేము యూనియన్ను ఏకీకృతం చేస్తాము మరియు దానిని సంస్థలో అంతర్భాగంగా చేస్తాము సంస్థ తీసుకున్న నిర్ణయాలను ఏదో ఒక సమయంలో వారు ప్రశ్నించగలరని పూర్తిగా తెలిసి కూడా చేస్తున్నాo మళ్ళీ నేను మీకు స్లైడ్ లను ఇస్తాను మీకు అవసరం లేదు మీకు తెలుసా చదవడానికి ప్రయత్నించండి ఇక్కడ వ్రాయబడినది స్లైడ్లలో కానీ ఇది యూనియన్ అంగీకార వ్యూహానికి ఒక ఉదాహరణ విధానం యొక్క రూపంలో లేదా పత్రం రూపంలో సంస్థ యొక్క వ్యూహం ఎలా వ్రాయబడుతుంది మీకు సమయం వచ్చినప్పుడు గోమెజ్ మెజియా బాల్కిన్ కార్డి Gomez Mejio Balkin Cardy చేత ఈ పుస్తకం నుండి నేరుగా తీసుకోబడింది మరియు మీకు తెలుసా సంస్థలోని ఉద్యోగులను మేము అర్థం చేసుకున్నాము మరియు యూనియన్ అంగీకరిస్తున్నాము అని ఉద్యోగులకు నేరుగా తెలియజేయడం చాలా మంచి మార్గం మన సంస్థలో మనం చేయగలిగినది చేస్తాము మరియు యూనియన్ సంస్థలో ఒక భాగం అవుతుందని తెలుసుకోవడం కాబట్టి మీకు తెలుసా ఈ సందర్భంలో పరస్పర మద్దతు ఉంది మీరు స్లైడ్లను పొందినప్పుడల్లా దయచేసి ఈ వ్యూహం యొక్క వివరాలను తెలుసుకోండి కానీ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ స్క్రీన్లను పాజ్ చేయడం మరియు స్క్రీన్ పై చదవడం ఇది చిన్న ఫాంట్ నేను మొత్తం విషయం ఒక స్లైడ్లో ఒకే చోట పొందాలనుకున్నాను కాబట్టి మీకు తెలుసా ఇలాంటిదే ఉనికిలో ఉంది సరే యూనియన్ ఎగవేత వ్యూహం కార్మిక సంబంధాల వ్యూహం యొక్క మరొక అంశం మీకు తెలుసా యూనియన్ అంగీకారం అంటే మేము సంస్థాగత ఏర్పాటు యొక్క అంతర్భాగంగా యూనియన్లను అంగీకరిస్తాము యూనియన్ ఎగవేత వ్యూహం అని మేము చెప్పినప్పుడు మేము ఎంచుకుంటాము యూనియన్ ఎగవేత వ్యూహాన్ని మా ఉద్యోగులపై విఘాతకరమైన ప్రభావాన్ని యూనియన్ కలిగి ఉంటుందని మేము భయపడినప్పుడు లేదా మా కార్మికుల నియంత్రణను యూనియన్కు కోల్పోతాం అని భయం ఉన్నప్పుడు కాబట్టి మనం సరైన పని చేస్తున్నాం అని మనకు ఖచ్చితంగా తెలియదు లేదా మన కార్మికులు మన మాట వినరు అని మన భావించినప్పుడు మరియు ఒక యూనియన్ ఏర్పడితే సమ్మె ఉండవచ్చు వారు సంస్థకు వ్యతిరేకంగా వెళ్ళవచ్చు వారు సంస్థపై అనవసరమైన ఒత్తిడిని కలిగించవచ్చు ఎందుకంటే మనమే తగినంత బలంగా లేము ఒక సంస్థ యూనియన్లను పూర్తిగా నివారించాలని నిర్ణయించుకునే సమయం ఇది కానీ అది చాలా గమ్మత్తైన పరిస్థితి అది చాలా గమ్మత్తైన పరిస్థితి ఎందుకంటే సూత్రప్రాయంగా యూనియన్ సహాయపడుతుంది ఉద్యోగి యొక్క ఆసక్తులను చూసుకుంటుంది సూత్రప్రాయంగా ఆదర్శంగా సంస్థకు వ్యతిరేకంగా యూనియన్ పనిచేయదు దీని ప్రాధమిక ఉద్దేశ్యం సంస్థకు మద్దతు ఇవ్వడం ఉద్యోగులు సంస్థ కోసం పనిచేస్తున్నారని భరోసా ఇవ్వడం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం చూడడం కాబట్టి ఇది ఛాంపియన్ గా పనిచేస్తుంది యూనియన్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఛాంపియన్గా పనిచేస్తుంది కానీ దాని ప్రధాన లక్ష్యం సంస్థతో పోరాడటం కాదు సంస్థలో ఉద్యోగుల సమతుల్యత న్యాయమైన ప్రవర్తనను నిర్ధారించడం దీని ప్రధాన లక్ష్యం మనం యూనియన్ ఎగవేత వ్యూహంపై నిర్ణయానికి వచ్చి నప్పుడు మనం దీన్ని రెండు విధాలుగా చేయగలం యూనియన్ ప్రత్యామ్నాయం ద్వారా లేదా యూనియన్ అణచివేత ద్వారా మనం దీన్ని చేయగలం యూనియన్ ఎగవేత వ్యూహానికి యూనియన్ ప్రత్యామ్నాయ విధానం తీసుకుంటే దీనిని క్రియాశీల మానవ వనరుల నిర్వహణ విధానం అని కూడా అంటారు మేము యూనియన్ ప్రత్యామ్నాయ వ్యూహం గురించి మాట్లాడేటప్పుడు సరే మేము యూనియన్లకు భయపడుతున్నాము కానీ మేము వారికి భయపడుతున్నామని యూనియన్లకు చెప్పము యూనియన్ కలిగి ఉండటం యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం మేము దీన్ని మా విధానాలలోనే నిర్ధారిస్తాము ఉద్యోగులను చూసుకునేటట్లు సాధ్యమైనంతవరకు మా ప్రస్తుత చట్రంలోనే వ్యవస్థలు మరియు విధానాలను నిర్మిస్తాము కాబట్టి యూనియన్లో చేరవలసిన అవసరం వారికి లేదు యూనియన్ ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది అని వారు భావించరు ఎందుకంటే వారుసంస్థ తమతో వ్యవహరించే మా మార్గం పట్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు మేము చెప్పినట్లుగా ఈ ప్రదర్శన ప్రారంభంలో ఈ ఉపన్యాసం ప్రారంభంలో వారు అసంతృప్తిగా ఉన్నప్పుడు ప్రజలు యూనియన్లో చేరాలని నిర్ణయించుకుంటారు ఒక సంస్థగా మా ఉద్యోగుల సంక్షేమానికి భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అసంతృప్తి చెందడానికి మేము వారికి అవకాశం ఇవ్వము మేము వారి అవసరాలను ఆశించిన దానికంటే జాగ్రత్తగా చూసుకుంటాము వారు యూనియన్లో చేరవలసిన అవసరం ఉందని వారు భావించరు యూనియన్ ఏర్పాటు అవసరాన్ని వారు అనుభూతి చెందరు దీనిని యూనియన్ ఎగవేత వ్యూహానికి యూనియన్ ప్రత్యామ్నాయ విధానం అంటారు నిర్వాహకులు ఉద్యోగుల అవసరాలకు ప్రతిస్పందిస్తూ సంఘీకరణకు ప్రోత్సాహాన్ని తొలగిస్తుంది ఎందుకు ఎవరైనా మరొక సంస్థలో చేరాలి ఇప్పుడు దీన్ని చేయడానికి మాకు సహాయపడే కొన్ని ప్రతినిధి విధానాలు మాకు ఉద్యోగ భద్రతా విధానాలు ఉన్నాయి మేము చెప్తున్నాము సరే మీ ఉద్యోగం రక్షించబడుతుంది మేము మా ఉద్యోగులకు ఈ భద్రత భద్రతా భావాన్ని వారి ఉద్యోగాల గురించి ఇస్తాము మీకు తెలుసా హాఫ్ టైం ఆఫ్ చెల్లింపు సెలవులు ఫ్లెక్సీ సమయం వంటి వాటిని మన వ్యవస్థలో భాగం చేస్తాం కాబట్టి ప్రజలకు తమ ఉద్యోగం ఊడతుందనే భయం ఉండదు నిజమైన అత్యవసర పరిస్థితుల్లో చివరికి చాలా రోజులు లేదా ఎక్కువ కాలం కూడా వారు పనికి రాకుండా ఉండవచ్చు మేము దానిని విధాన చట్రంలో నిర్మిస్తాము మేము దానిని మా వ్యవస్థల్లోకి పనులు చేసే మార్గం లోకి తీసుకొచ్చి వారికి ఉద్యోగ భరోసా ఇస్తాము మరియు యూనియన్ ఏర్పడకుండా ఉండటానికి ప్రజలకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అప్పుడు మరొక మార్గం మేము దీన్ని చేయగలము సంస్థ వెలుపల నుండి ప్రజలను తీసుకురావడానికి బదులుగా ఉద్యోగులను పర్యవేక్షించడానికి సంస్థలోనీ వారినే ప్రమోట్ చేయడం మాకు ప్రమోషన్ల వ్యవస్థ ఉంది ఉద్యోగుల కొలను ఉంది వారికి పైన ఉన్న స్థానం కాళీ అయినప్పుడు ఈ వ్యక్తులలో ఒకరు అత్యంత అర్హులైన అభ్యర్థి పదోన్నతి పొందుతారు మరియు సీనియర్ పదవిలో ఉంచుతారు కాబట్టి ప్రజలకు యూనియన్లో చేరడం ఇష్టం ఉండదు వారు తగినంత కష్టపడి పనిచేస్తే సంస్థ యొక్క సీనియర్ ఉద్యోగిగా మారడానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంటుందని వారికి తెలుసు అప్పుడు మాకు లాభం పంచుకోవడం మరియు ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికలు ఉన్నాయి లాభం పంచుకోవడం అంటే ఏమిటి మేము దీని గురించి మాట్లాడాము ఉద్యోగుల ప్రయోజనాలు గురించి మేము మాట్లాడినప్పుడు సంస్థ అది ఆర్జించు దానిలో ఒక భాగం ఉద్యోగులతో పంచుకుంటుంది సంస్థ అది ఆర్జించు దానిలో ఒక భాగం ఉద్యోగులతో పంచుకుంటుంది స్టాక్ యాజమాన్య ప్రణాళికలు రిస్క్ కలిగి ఉంటాయి ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికల్లో ప్రమాదం ఉంది స్టాక్స్ తగ్గితే విలువ తగ్గితే మీరు డబ్బును కోల్పోతారు కానీ స్టాక్స్ విలువ పెరిగితే మరియు మీరు మీ స్టాక్లను అమ్మాలని నిర్ణయించుకుంటే మీరు చాలా డబ్బు సంపాదించడంతో ముగుస్తుంది కాబట్టి ఇది సంస్థలో ఒక భాగాన్ని కలిగి ఉండటం వంటిది మీ స్వంతం సంస్థ యొక్క చాలా చిన్న భాగం కాబట్టి ఇది మీదే కాబట్టి మీరు సంస్థలో పెట్టుబడి పెట్టారు సంస్థను విజయవంతం చేయడానికి మీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఎందుకంటే మీరు లాభంలో ఒక భాగాన్ని పొందడంతో ముగుస్తుంది మీరు సంస్థ లాభాలలో కొద్ది మొత్తాన్ని పొందడం ద్వారా ఇది ఇది ముగుస్తుంది ఎందుకంటే సంస్థ చాలా డబ్బు సంపాదిస్తోంది కాబట్టి యూనియన్లో చేరకుండా ఉండడానికి ప్రజలకు ఇది మరొక ప్రోత్సాహం అంతా సరసమైన ఆట మరియు వారు చూస్తున్నారు ఈ చాలా లాభాలు మీకు తెలుసా ఇది సంస్థ చేసిన లాభం ఇది నా వాటా మరియు నేను నా సరసమైన వాటాను పొందబోతున్నాను కాబట్టి యూనియన్లో చేరవలసిన అవసరం వారికి లేదు సంస్థ వారితో ప్రవర్తిస్తున్నా విధానానికి వారు సంతృప్తి చెందుతారు అధిక ప్రమేయం ఉన్న నిర్వహణ పద్ధతులలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్యోగుల ఇన్పుట్ను అభ్యర్థిస్తారు చాలా సార్లు ఉద్యోగులుగా మనం భావిస్తున్నాము నిర్ణయాలు కొంత ఉన్నత స్థాయిలో తీసుకోబడతాయి మరియు మనపై విధించబడతాయి చాలా సార్లు చాలా సంస్థలలో ఉద్యోగులు అలా భావిస్తారు ఏదేమైనా యూనియన్ను నివారించడానికి ఉద్యోగుల అభిప్రాయాన్ని కోరడం నిర్ణయాలపై ఉద్యోగుల ఇన్పుట్లను అభ్యర్థించడం ఎల్లప్పుడూ మంచిది ముఖ్యంగావారిని ప్రభావితం చేసే నిర్ణయాలపై ఆపై ఈ అభిప్రాయాన్ని చేర్చండి మరియు నిర్ణయాత్మక ప్రక్రియలో వాటి ఇన్పుట్లను నిర్ణయాలు తీసుకోవడంలో వీటిని ఒక భాగంగా చేసుకోండి ఉద్యోగులకు వారి అభిప్రాయం చురుకుగా నిజాయితీగా పరిగణించబడుతోంది అది తెలిసినప్పుడు వారు గౌరవంగా భావిస్తారు వారు సంస్థ తమ విలువ ఇస్తున్నట్లుగా భావిస్తారు అప్పుడు వారికి యూనియన్లో చేరవలసిన అవసరం లేదు మరియు వారు కోరుకోరు ఓపెన్ డోర్ పాలసీలు మరియు మనోవేదన విధానాలు యూనియన్ ఒప్పందం ప్రకారం కార్మికులకు యూనియన్ ఏ సాధికారత భావాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నదో అవి ఒక సంస్థ ఉద్యోగుల సంక్షేమాన్ని చూసుకుంటే నాకు తెలుసు నేను పునరావృతం చేస్తున్నాను కానీ నేను ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వారికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వారు భావిస్తే ఎప్పుడైనా ఎవరైనా వారితో న్యాయంగా వ్యవహరించలేదని వారు భావిస్తే వారు నిచ్చెన పైకి వెళ్ళగలిగి వారు సోపానక్రమం పైకి వెళ్ళ గలిగి మరియు ఎవరైతే వారికి సహాయం చేయగలరో వారిని సంప్రదించే విధంగా సంస్థ ఏర్పాటు చేయాలి అది ఏదైతే యూనియన్ వారి కోసం చేస్తుందో అప్పుడు వారు యూనియన్లో చేరవలసిన అవసరం అనిపించదు ఓపెన్ డోర్ విధానం ఉంది ఎవరైనా ఎప్పుడైనా ఎవరి కార్యాలయంలోనైనా ప్రవేశించవచ్చు ఉద్యోగులు అలా భావిస్తే అప్పుడు వారు యూనియన్లో చేరవలసిన అవసరం అనిపించదు వారి సంస్థ వెలుపల మరొక సంస్థలోకి వెళ్ళవలసిన అవసరం వారికి లేదు ఎందుకంటే సంస్థ వారిని కుటుంబంలో భాగంగా అంగీకరిస్తోందని వారికి తెలుసు మీరు ఒక పెద్ద కుటుంబంలో భాగం అది సంస్థ మరియు మీరు ఎప్పుడైనా మీ ఉన్నతాధికారులతో మాట్లాడవచ్చు మరియు వారు మీ మాట వింటారు మీకు ఆ హామీ ఉన్నప్పుడు మీరు యూనియన్లో చేరడానికి ఇష్టపడరు యూనియన్లను తప్పించే ఇతర వ్యూహం యూనియన్ అణచివేత విధానం నిర్వాహకులు యూనియన్ను నివారించాలనుకున్నప్పుడు యూనియన్ అణచివేత విధానాన్ని ఉపయోగిస్తుంది ఏదేమైనా మరియు ఎంత ఖర్చు అయినా అది ఉద్యోగుల కోసం సరైన పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించదు యూనియన్ అణచివేత విధానం ప్రకారం యూనియన్ల ఏర్పాటును ఆపడానికి మీరు మీ సామర్థ్యంలో ప్రతిదీ చేస్తున్నారు మరియు సంస్థ యూనియన్కి చాలా భయపడి దాని శక్తిలో ఉన్న ప్రతిదీ యూనియన్ ఏర్పడటాన్ని ఆపడానికి అది చేస్తుంది కాబట్టి కొన్ని విధానాలు మీకు తెలుసు 5 మందికి పైగా వ్యక్తులు ఒకే చోట కూర్చోలేరు అదే సమయంలో 4 మందికి పైగా ఉద్యోగులు ఒకే సమయంలో భోజనం చేయడానికి బయటకు వెళ్లలేరు కాబట్టి మీరు విషయాలను అస్థిరంగా చేస్తారు మీరు ఉద్యోగులకు వారి కార్యాలయ సమయాల్లో కలిసి రావడానికి అవకాశం ఇవ్వరు మరియు చాలా మంది ఉద్యోగులు కార్యాలయ సమయానికి వెలుపల దీన్ని చేయాలనుకోవడం లేదు ఎందుకంటే వారికి వారి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు వారి భోజన సమయాన్ని అస్థిరం చేస్తారు అక్కడ వారు ఒకరితో ఒకరు నిలబడి మాట్లాడటానికి సాధారణ ప్రాంతాలు లేకుండా చేస్తారు మీరు వారి ఇ మెయిల్లను పర్యవేక్షిస్తారు ల్యాన్ కనెక్షన్లు పర్యవేక్షించబడతాయని మీరు వారికి తెలియజేస్తారు మరియు ఏదైనా యూనియన్ ఏదైనా సామూహిక కార్యకలాపాలను వెంటనే కొరడాతో అణిచి వేయవచ్చు మీకు పార్టీలు లేవు మీకు కలవడాలు లేవు మీకు సమావేశాలు లేవు కాబట్టి ఆ ప్రజలు కలవడానికి మరియు మాట్లాడటానికి అవకాశం ఉండదు యూనియన్ల ఏర్పాటును ఆపడానికి మీరు మీ సామర్థ్యంలో ప్రతిదాన్ని ప్రయత్నిస్తారు సరే కాబట్టి దీనిని యూనియన్ అణచివేత వ్యూహం అంటారు ఇప్పుడు దీని యొక్క ఒక పెద్ద ప్రమాదం ఏమిటంటే వారి ప్రాథమిక హక్కు ప్రాథమిక మానవ హక్కు మాట్లాడటం ఇతరులతో కనెక్ట్ అవ్వడం అదే అభిప్రాయం ఉన్న వారితో అటువంటి మనస్సు గల వ్యక్తులు అణచివేయబడుతున్నారు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు అప్పుడు వారు తిరుగుబాటు చేయవచ్చు ఈ వ్యూహానికి బ్యాక్ఫైరింగ్కు చాలా ఎక్కువ అవకాశం ఉంది మరోవైపు యూనియన్ ప్రత్యామ్నాయ వ్యూహం మీ ఉద్యోగులను సంతోషంగా ఉంచడం మరియు యూనియన్ల ఏర్పాటును నివారించడం చాలా మంచి వ్యూహం ఎందుకంటే యూనియన్లు ఇబ్బందిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యంతో ఏర్పడితే ఇది చాలా అరుదైన సందర్భాలలో ఉంటుంది కానీ అది జరిగిందని తెలిసింది అలాంటప్పుడు మీరు ఏమీ చేయలేరు కానీ మరియు చట్టపరమైన చర్యల ద్వారా వాటిని చాలా సులభంగా అణచివేయవచ్చు కానీ లేకపోతే మీరు మీ ఉద్యోగులను సంతోషంగా ఉంచితే వారు ఇతరులతో జట్టు కట్టవలసిన అవసరం లేదు మరియు మీకు తెలుసానా ఉద్దేశ్యం వారు ఆనందించే వారి పనిని ఆపి వెళ్లరు మరియు మీకు తెలుసా వారి అవసరాల కోసం వాదించడానికి సంస్థకు వ్యతిరేకంగా వెళ్లడం లేదా సమిష్టి సంస్థగా వెళ్లడం వారు చేయరు ఒకవేళ వారికి రాబోయే అవసరాలు లేకపోతే లేదా వారికి ఏవీ లేకపోతే వారు ఏ విధంగానైనా అసంతృప్తి చెందకపోతే అప్పుడు వారు వెళ్లి యూనియన్లో చేరరు కార్మిక సంబంధాల ప్రక్రియను మీరు ఎలా నిర్వహిస్తారు మీరు మూడు వేర్వేరు పద్ధతుల ద్వారా కార్మిక సంబంధాల ప్రక్రియను నిర్వహించవచ్చు యూనియన్ ఆర్గనైజింగ్ ద్వారా మీరు దీన్ని చేయవచ్చు సామూహిక బేరసారాల ద్వారా మీరు దీన్ని చేయవచ్చు మరియు మీరు దీన్ని కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేయవచ్చు ఈ మూడింటిని గురించి తదుపరి ఉపన్యాసంలో చర్చిద్దాం ధన్యవాదాలు